అందరికీ నమస్కారము నేను అనుపమ మరియు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ కోర్సుకు చెందిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే కోర్స్ కు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనము పెడిగ్రీ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లెమ్ లను సాల్వ్ చేద్దాము కానీ ఈ టాపిక్ గురించి ఇంకా లోతుగా తెలుసుకునే ముందు రెండవ వారము లోని మొదటి మరియు రెండవ లెక్చర్ లను తప్పక చూసే ఉంటారు అని ఆశిస్తున్నాను ఇక్కడ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటపుడు ఇచ్చే వివరణ మీకు కాన్సెప్ట్ లను పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ స్పష్టత కోసము ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇక ఎక్కువ సమయం వృధా చేయకుండా మొదటి ప్రాబ్లెమ్ సాల్వ్ చేద్దాము కాబట్టి ఈరోజు మనము చేయబోయే మొదటి ప్రాబ్లమ్ అనేది పెడిగ్రీ లో వ్యాధి యొక్క వ్యాప్తి ని ఎలా లెక్కించుకోవాలో తెలుసుకోవడం గురించి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని అర్థము చేసుకోవాలి అంటే మనము వ్యాప్తి అంటే ఏమిటో ముందుగా తెలుసుకోవాలి అనేక వ్యాధులలో ఏమవుతుంది అంటే వ్యక్తులకు ఒక వ్యాధికి సంబంధించిన జన్యురూపము ఉన్నప్పటికీ ఫినోటిపికల్ గా అతను లేదా ఆమె మామూలుగానే ఉంటారు అంటే మీకు వ్యాధిని కలిగించే జన్యువు ఉన్నపటికీ మీకు వ్యాధి ఉండదు దీనిని అసంపూర్తి వ్యాప్తి అంటారు ఇది మనము అర్థము చేసుకున్నాక ఈ పెడిగ్రీలో ఏ వ్యక్తులకు ఈ వ్యాధి ఫినోటిపికల్ గా ఉందో ఇంకా ఏ వ్యక్తులలో వ్యాధికి చెందిన జన్యురూపం ఉందో మనము కనుక్కోవాలి ఇప్పుడు ఏఏ వ్యక్తులకు వ్యాధి ఉందో తెలుసుకుందాము ఇది సులభమైన విషయమే మనము ఏ వ్యక్తుల బాక్సులు అయితే ఎరుపు రంగుతో నింపబడి ఉన్నాయో వాటి యొక్క సంఖ్యని లెక్కపెడితే చాలు కాబట్టి ఇక్కడ ఐదుగురు వ్యక్తులు వ్యాధికి సంబంధించిన ఫినోటైప్ కలిగిఉన్నారు ఇప్పుడు మనము జన్యురూపాన్ని పరిశీలించాలి కాబట్టి ఈ పెడిగ్రీని గనుక చూసినట్లు అయితే మూడవ తరం లోని 1 మరియు 3 వ్యక్తులకు వ్యాధి ఉంది కానీ వారి తల్లిదండ్రులలో ఎవరికీ వ్యాధి లేదు మనకు ఇక్కడ ఏమి అనిపిస్తుంది అంటే II 1 అంటే ఈ రెండవ తరం లోని ఒకటవ వ్యక్తి ఈ వ్యాధి యొక్క జన్యురూపాన్నికలిగి ఉండాలి అనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి వ్యాధిని ఫినోటిపికల్ గా వ్యక్తం చేయడం లేదు అంటే ఇతని యొక్క జన్యురూపం A మరియు a అయి ఉండాలి ఎందుకంటే అతని తల్లిదండ్రులు 1 మరియు 2 ల లో 2 కి ఈ వ్యాధి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు జన్యురూపాన్నికలిగి ఉన్నవ్యక్తులు ఆరుగురు ఉన్నారు ఆ ఆరుగురిలో ఐదుగురు మాత్రమే ఈ వ్యాధి ని చూపిస్తున్నారు మనము 5 ని 6 తో డివైడ్ చేస్తే ఆ తరువాత 100 తో మల్టిప్లై చేస్తే వచ్చే విలువనే వ్యాధి యొక్క వ్యాప్తి అనవచ్చు ఈ విధంగానే మనము ఏ వ్యాధి యొక్క వ్యాప్తిని అయినా లెక్కించొచ్చు ఇప్పుడు రెండవ ప్రాబ్లమ్ ని చూద్దాము రెండవ ప్రాబ్లం ఇంకా కొంచము పెద్దది నేను దానిని ఒకసారి మీకు వివరిస్తాను మాయ అనే వ్యక్తి తనకు అడల్ట్ పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి ఉందని తెలుసుకుంది తన తల్లికి కూడా అదే వ్యాధి ఉంది అలాగే తన తల్లివైపు తాతకి మరియు అతని తమ్మునికి ఇద్దరికీ కూడా ఈ వ్యాధి ఉంది మరియు వారిద్దరూ ఇప్పటికే చనిపోయారు మాయకి తెలిసినంత వరకు తన విస్తరించిన కుటుంబంలో ఎవరికీ ఈవ్యాధి లేదు కానీ తనకు అహల్య అనే ఒక సోదరి 16 ఏళ్ళ వయసులో కారు ప్రమాదంలో మరణించింది తాను ఒకవేళ ఎక్కువ కాలము జీవించి ఉంటే లక్షణాలను చూపించి ఉండొచ్చు మాయ యొక్క వయసు 42 సంవత్సరాలు మరియు ఆమె భర్త ఆర్యన్తో ముగ్గురు పిల్లలు ఉన్నారు అనన్య 20 అనామిక 18 మరియు తరుణ్ 15 ఈ ప్రశ్న ఇప్పుడు మీ ముందు చూపించబడుతుంది ఈ పెడిగ్రీకి చెందిన కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి వాటినన్నింటినీ ఒక్కొటొక్కటి గా చూద్దాము ఇప్పుడు మొదటి ప్రాబ్లం ఏమి అంటే సరియైన చిహ్నాలను ఉపయోగించి ఈ కుటుంబం యొక్క పెడిగ్రీని మనము డ్రా చేయాలి కాబట్టి దీనిని ఇక్కడ డ్రా చేద్దాము ఈ కుటుంబానికి సంభందించిన వివరాలు మనకు మాయ ద్వారా తెలిసాయి మాయ ఒక ప్రోబ్యాండ్ మరియు ఆమె ఒక స్త్రీ కాబట్టి తనకోసం ఒక వృత్తాన్ని డ్రా చేద్దాము మరియు తనకు పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి ఉంది అని తెలిసింది ఈ వృత్తాన్ని పూరిద్దాము ఇప్పుడు మాయ యొక్క తల్లిదండ్రులను డ్రా చేద్దాము ఈ ప్రాబ్లమ్ నుండి మాయ తల్లికి కూడా ఈ వ్యాధి ఉంది అని తెలుసు కాబట్టి మాయ యొక్క తల్లిదండ్రులను కూడా డ్రా చేద్దాము ఈ వృత్తము మాయ యొక్క తల్లిని మరియు ఆమెకు వ్యాధి ఉంది అని సూచిస్తుంది ఈ చతురస్రం ఆమె తండ్రిని సూచిస్తుంది మాయ యొక్క తల్లి వైపు తాత మరియు అతని తమ్ముడు ఇద్దరూ ఇప్పుడు చనిపోయారు అంటే మాయ తల్లి యొక్క తల్లిదండ్రులు అంటే మాయ యొక్క గ్రాండ్ పేరెంట్ లను డ్రా చేయాలి కాబట్టి ఈ చతురస్రపు గుర్తుతో తన తాతను ఇంకా అమ్మమ్మను ఇలా సూచిస్తాము ఇంకా మాయ యొక్క తాత యొక్క తమ్మునికి కూడా ఈవ్యాధి ఉన్నది కాబట్టి వీటిని పూరిస్తాము మరియు వారిద్దరూ మరణించారు ఇప్పుడు మనము తిరిగి మాయ వద్దకు వద్దాము మాయకు తెలిసినంతవరకు తన విస్తరించిన కుటుంబములో ఎవరికీ ఈ వ్యాధి లేదు కానీ తనకు అహల్య అనే ఒక సోదరి 16 ఏళ్ళ వయసులో కారు ప్రమాదంలో మరణించింది కనుక దీనిని ఇలా క్రాస్ చేద్దాము ఇంక మాయ గురించి చూద్దాము మాయ వయస్సు 42 మరియు తనకు వివాహం జరిగింది ఈ మాయ యొక్క భర్త ఆర్యన్ మరియు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వారు అనన్య అనామిక ఇంకా తరుణ్ వాళ్లు వయసులో చిన్నవారు కాబట్టి ఇంకా వారికీ ఈ వ్యాధి ఉంటుందో లేదో మనకు తెలియదు ఇదే మనము మాయ నుంచి డ్రా చేసే పెడిగ్రీ ఇక్కడ మాయ ప్రోబ్యాండ్ కాబట్టి మనము ఒక బాణము గుర్తు డ్రా చేసి తరాలను సూచిద్దాము ఇది మొదటి తరము ఇది రెండవ తరము ఇంకా ఇది మూడవ తరము మరియు నాలుగవ తరము ఇలా ఈ విధంగా మనము పెడిగ్రీ ను డ్రా చేస్తాము ఇక రెండవ ప్రశ్న ఇక ముందు వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సూచనగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ పెడిగ్రీ ని చూపించాను కాబట్టి ఇక్కడ రెండవ ప్రశ్న ఏమిటి అంటే "ఈ వ్యాధి ఆటోసోమల్ రిసెసివ్ అవ్వొచ్చా " అన్నది ఒకవేళ అయితే ఆ వారసత్వ విధానం సాధ్యమేనా అన్నది వివరించాలి కాబట్టి పెడిగ్రీని గనుక గమనించి నప్పుడు దాదాపు అన్ని తరాలలో ఈ వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఇది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అని అనిపించదు ఇంకా ఇది ఆటోసోమల్ డామినెంట్ అని అనిపిస్తుంది కానీ ఈ వారసత్వ విధానం కూడా ఒక ఆటోసోమల్ రిసెసివ్ అని మనం ఏవిధంగా వివరించవచ్చో చూద్దాం ఇది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అయితే అపుడు మీరు II 2 ను చూసినట్లయితే అంటే ఇక్కడ ఈవ్యక్తి ని చూస్తే ఈ వ్యాధి II 2లో ఉండాలి అంటే పైగా ఇది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అయితే అపుడు 1 కూడా ఒక క్యారియర్గా ఉండాలి అదే విధంగా III 2 కి వ్యాధి ఉంటే అపుడు 1 II 1 కూడా ఈ వ్యాధికి క్యారియర్గా ఉండాలి కానీ ఈ ఇద్దరు వ్యక్తులు అంటే I 2 మరియు II 2 ఇద్దరూ క్యారియర్ని వివాహం చేసుకోవడం చాలా అరుదు కాబట్టి ఇది ఆటోసోమల్ రిసెసివ్ అని అనిపించదు అందువల్ల ఇది చాలా అరుదైన పరిస్థితి ఈ వ్యాధి ఆటోసోమల్ రిసెసివ్ అవ్వాలి అంటే I 1 మరియు II 2 ఈ వ్యాధికి క్యారియర్ అవ్వాలి కానీ ఇది చాలా అరుదైన పరిస్థితి కాబట్టి ఈ వ్యాధి ఆటోసోమల్ రిసెసివ్ అయ్యే అవకాశం చాలా అరుదు ఇప్పుడు మూడవ ప్రశ్నను చూద్దాము మూడవ ప్రశ్న ఏమిటంటే ఈ వ్యాధి ఆటోసోమల్ డామినెంట్ అవ్వొచ్చా అలా అయితే మధ్య వయస్సుకు చేరుకున్నప్పుడు అనామికకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంత ఇప్పుడు మాయ యొక్క రెండవ కుమార్తె అనామిక అనుకుందాం అంటే IV 2 మొదటి ప్రశ్నను తీసుకుంటే దాదాపు ఇది ఒక ఆటోసోమల్ డామినెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఎందుకంటే మీరు మొదటి వారంలోని మొదటి లెక్చర్ గనుక చూసినట్లు అయితే అక్కడ మేము ఆటోసోమల్ డామినెంట్ యొక్క నమూనా ఎలా ఉంటుందో వివరించాము అంటే ఇది అన్ని తరాలలోనూ చూపిస్తుంది మరియు ఇది స్త్రీ మరియు పురుషులను సమానంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ఆటోసోమల్ డామినెంట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు మధ్య వయస్సుకు చేరుకున్నప్పుడు అనామికకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంత ఇప్పుడు అనామిక తల్లి మాయ 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి ఆమెకు తప్పనిసరిగా అంటే ఆమె జన్యురూపం A మరియు a గా ఆమె జన్యురూపాన్ని చూపిస్తాము అప్పుడు అనామికకు ఈ వ్యాధి రావడానికి 50 అవకాశం ఉంది ఎందుకంటే ఆమెకు ఒక గామెట్ మాయ నుండి వచ్చి ఉంటుంది కాబట్టి ఇలా అనామికకు ఈ వ్యాధి వచ్చే అవకాశము 50 వరకు ఉన్నట్లు తెలుస్తోంది ఇదే నేను ఇక్కడ వ్రాసి చూపించాను ఈవ్యాధి అందరిలోనూ చూపించే విధంగా ఆటోసోమల్ డామినెంట్ వారసత్వం యొక్క క్లాసిక్ ప్యాట్రన్ ను చూపిస్తుంది అలాగే అనామిక లో వ్యాధి రావడానికి 5 అంటే 50 అవకాశం ఉంది ఇప్పుడు నాలుగవ ప్రశ్న ని చూద్దాము ఈ వ్యాధి X లింక్డ్ రిసెసివ్ కావొచ్చా మీ సమాధానానికి సపోర్ట్ చేసేలా ఈ పెడిగ్రీ లోని నిర్దిష్ట వ్యక్తులను ఉపయోగించి వివరించండి కాబట్టి ఇక్కడ ఉండే నియమాలు ఏమిటి అంటే ఇది ఒకవేళ X లింక్డ్ డిజార్డర్ అయితే అప్పుడు పెడిగ్రీ ఎలా ఉండాలి ఇక్కడ మీరు గమనిస్తే ఇది I 2 నుండి వస్తోంది అంటే మగ నుండి ఆడకి వస్తోంది మరియు I 1 బహుశా క్యారియర్ కావచ్చు కానీ ఇది ఒకవేళ ఆటోసోమల్ రిసెసివ్ అయి ఉంటే అప్పుడు II 1 కూడా ఈ వ్యాధిని చూపించి ఉండాలి ఎందుకంటే ఈ II 1 మగ కాబట్టి మరియు X లింక్డ్ రిసెసివ్ లో ఇది మగవారిలో చూపిస్తుంది కాబట్టి ఇది X లింక్డ్ రిసెసివ్ అయి ఉండదు అదే నేను ఇక్కడ రాసాను ఒకవేళ X లింక్డ్ రిసెసివ్ వ్యాధి అయుంటే III 2 యొక్క తండ్రి అంటే మాయ యొక్క తండ్రి II 1 ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూపించాలి కానీ ఇక్కడ అలా జరగడం లేదు ఇప్పుడు ఐదవ ప్రశ్నను చూద్దాం ఈ వ్యాధి X లింక్డ్ డామినెంట్ అవ్వొచ్చా మీ సమాధానానికి సపోర్ట్ చేసేలా ఈ పెడిగ్రీలోని నిర్దిష్ట వ్యక్తులను ఉపయోగించి వివరించండి మళ్ళీ ఇది X లింక్డ్ అయినట్లయితే ఇది మగ నుండి స్త్రీకి మరియు స్త్రీ నుండి రెండు లింగాలకు అంటే ఆమె కుమారులు మరియు కుమార్తెలకు పాస్ అవుతుంది అదే మనకు కనిపిస్తుంది ఇలా ఉండొచ్చు కానీ ఈ వారసత్వ విధానం సాధారణం గా ఉండదు కానీ పెడిగ్రీ లో ఇలా ఉండకూడదు అనే విధంగా ఏమీ లేదు కాబట్టి ఈ పెడిగ్రీ గురించి ఇలా చెప్పొచ్చు ఇదే పెడిగ్రీ లో ని రెండవ ప్రశ్న మనము ఐదు ప్రశ్నలను సాల్వ్ చేసి ఈ పెడిగ్రీ ఎందుకు X లింక్డ్ రిసెసివ్ లేదా ఆటోసోమల్ రిసెసివ్ లేదా X లింక్డ్ డామినెంట్ కాదు అన్నది తెలుసుకున్నాము ఇంకా చాలావరకు ఇది ఆటోసోమల్ డామినెంట్ వ్యాధి అయి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్న ఒక నిర్దిష్ట పెడిగ్రీ కి సంబంధించినది ఇప్పుడు జనాభాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అటువంటి ప్రాబ్లమ్స్ ను పరిశీలిద్దాం అంటే ఈ రోజుకి మన పెడిగ్రీ మూడవ ప్రశ్న చూద్దాము ముందుగా నేను ఈ ప్రశ్నని మీ కోసం చదువుతాను ఒక ఆటోసోమల్ రిసెసివ్ వ్యాధి ఉదాహరణకు లాఫోరా వ్యాధి కొత్తగా జన్మించిన 10000 మందిలో ఒకరిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి జనాభాలో ఈ క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పటి వరకు మనము సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక నిర్దిష్ట పెడిగ్రీకి సంబంధించినవి కానీ ఇప్పుడు మనము జనాభాకు వచ్చాము కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే ముందు మనము కొన్ని అసంషన్లను చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అయితే గణితశాస్త్రంలో కొన్ని అసంషన్లు చేసుకుంటామో అలాగే జన్యుశాస్త్రంలో కూడా జనాభాకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి కొన్ని అసంషన్లు చేసుకోవాలి కాబట్టి ఈ అసంషన్లు ఏమిటి మనము చేసుకోవాల్సిన అసంషన్ లు ఏమంటే జనాభా పరిమాణం అనేది అనంతంగా పెద్దది అంటే చాలా ఎక్కువ జనాభా ఉన్నట్లు అనుకోవాలి ఇంకా సంభోగం అనేది రాండమ్ గా జరగచ్చు అంటే ఒక నిర్దిష్ట సమాజం లో ఉన్న వారు ఒకరినొకరు మాత్రమే వివాహం చేసుకోవాలి అని ఏమీ స్పెసిఫిక్ గా లేదు ఇది అల్లీల్ ఫ్రీక్వెన్సీ ని మారుస్తుంది అల్లీల్ ఫ్రీక్వెన్సీ అనేది అన్ని లింగాలలో సమానంగా ఉంటుంది అంటే ఈ స్పెసిఫిక్ అల్లీల్ మగవారిలో మాత్రమే లేదా ఇంకొక స్పెసిఫిక్ అల్లీల్ ఆడవారిలో మాత్రమే ఉంటుంది అనే విధంగా ఎలాంటి పక్షపాతము ఉండదు కాబట్టి అలాంటి పక్షపాతము ఉండకూడదు జనాభా లో ఎటువంటి మైగ్రేషన్ అలాగే మ్యూటేషన్ లేదా సెలక్షన్లు కానీ లేవు కాబట్టి మనము ఈ అసంషన్లు ఎందుకు చేసుకుంటున్నాము ఎందుకంటే మనము అల్లీల్ యొక్క ఫ్రీక్వెన్సీని కనుక్కోవాల్సి ఉంది అందుకే మనము జనాభా యొక్క బౌండరీ ని డిఫైన్ చేస్తున్నాము అందుకే ఈ అసంషన్లు తీసుకుంటున్నాము ఈ అసంషన్లను హార్డీ వీన్బర్గ్ అనే వారు ప్రపోజ్ చేశారు మరియు ఇది ఒక ఈక్విలిబ్రియమ్ కాబట్టి ఒకవేళ అల్లీల్ "A" గనుక ఉన్నట్లు అయితే మరియు దాని ఫ్రీక్వెన్సీ "P" అయితే అలాగే ఇంకొక అల్లీల్ "a" యొక్క ఫ్రీక్వెన్సీ "q" గా ఉంటే అప్పుడు మనము ఏ జనాభా లో అయితే అసంషన్లు చేసుకున్నామో అదే జనాభాలో జన్యురూప ఫ్రీక్వెన్సీ ని కనుక్కునట్లు అయితే అపుడు హోమోజైగస్ "AA" అనేది p2 అలాగే హోమోజైగస్ "aa" అంటే q2 మరియు క్యారియర్లు A ఇంకా a అనేవి 2pq అవుతాయి ఇది మనము అర్థము చేసుకున్న తరువాత ఇక్కడ మనకు రెండు ఈక్వేషన్లు ఉన్నాయి అల్లీల్ ఫ్రీక్వెన్సీకి pq 1 అవుతుంది మరియు జన్యురూప ఫ్రీక్వెన్సీకి p22pqq21 అవుతుంది ఈ రెండు ఈక్వేషన్ల సహాయంతో మీరు పైన అనుకున్న అసంషన్లు కన్సిడర్ చేసుకొని జనాభా జన్యుశాస్త్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మన ముందు ఉన్న ప్రాబ్లమ్ ను చూద్దాము ఇది ఒక ఆటోసోమల్ రిసెసివ్ వ్యాధి లాఫోరా ఇప్పుడు ఎఫెక్ట్ కాని మరియు ఎఫెక్ట్ అయ్యే జన్యురూపం ఏమిటో చూద్దాము ఎఫెక్ట్ కాని వారి యొక్క జన్యురూపం "A" మరియు "a" మరియు "A" మరియు "A" ఇది రిసెసివ్ వ్యాధి కాబట్టి ఇది a మరియు a లను కలిగి ఉన్న వ్యక్తులలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనము ఫ్రీక్వెన్సీలు గనుక రాసినట్లు అయితే ఇది p2 ఇది q2 అవుతుంది మరియు ఇది pq అవుతుంది ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ నుండి రిసెసివ్ వ్యాధి కి q2 అనేది 110000 గా ఉంటుంది ఇంకా క్యారియర్ అయిన A మరియు a యొక్క ఫ్రీక్వెన్సీ ఏమిటో మనం కనుక్కోవాలి అంటే మనం 2pq లెక్కించాలి ఈ 2pq లెక్కించడానికి ఇక్కడ p ఎంతో తెలియాలి కాబట్టి q2 అనేది 110000 అయితే అపుడు q ని సింపుల్ గా 1100 గా చెప్పొచ్చు ఇప్పుడు మీకు గుర్తున్నట్లుగా pq 1 కాబట్టి q అనేది 1100 అయితే అపుడు మొత్తాన్ని 1 చేయడానికి p అనేది 99100 అవుతుంది ఇప్పుడు మనము 2pq ని లెక్కించాలి కాబట్టి 21001100 దీనిని మీరు గుణించినట్లైతే ఇది దాదాపు 19810000 లేదా 20010000 అంటే 1 50 అవుతుంది అంటే ప్రతి 50 మందిలో ఒకరు ఈ వ్యాధి కి క్యారియర్లు గా ఉంటారు ఇప్పుడు దీనికి సంబంధించిన మరొక ప్రాబ్లమ్ ను చూద్దాం ఒకవేళ మునుపటి వ్యాధికి అంటే లాఫోరాకి గురైన పిల్లల తల్లిదండ్రులు పునర్వివాహాలు చేసుకుంటే కొత్త వివాహం ద్వారా వచ్చే బిడ్డ ఈవ్యాధి తో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఒక సింపుల్ పెడిగ్రీ ని తయారు చేద్దాం మన వద్ద ఒక బాధిత బిడ్డ ఉంది ఆ బిడ్డ యొక్క లింగం మనకు తెలియదు కాబట్టి నేను ఇలా చేస్తాను ఇది ఎఫెక్ట్ అయినట్లు మరియు ఇక్కడ ఉన్న ఈరెండూ ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు వీరి తల్లిదండ్రుల్లో ఒకరు మళ్ళీ వివాహం చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ తల్లి మళ్ళీ వివాహం చేసుకుని ఇంకొక బిడ్డకు మనకు ఈ బిడ్డ యొక్క లింగం కూడా తెలియదు ఆలా ఇంకొక బిడ్డకు జన్మని ఇవ్వాలనుకుంటే అపుడు ఫ్రీక్వెన్సీ లేదా వ్యాధి తో ఎఫెక్ట్ అయ్యే బిడ్డని ఉత్పత్తి చేసే అవకాశం ఏమిటి ఆమెకు ఇది వరకే ఎఫెక్ట్ అయిన బిడ్డ ఉంది కాబట్టి ఆమె ఈవ్యాధి యొక్క క్యారియర్ అయి ఉండాలి మనము దీనిని "Aa" గా రాద్దాము ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమిటి లేదా ఈవ్యక్తి వ్యాధి యొక్క క్యారియర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అని మనము తెలుసుకోవాలి మనము ఇంతకు ముందు లెక్కించినట్లుగా ఈ వ్యక్తి క్యారియర్ అవ్వడానికి అంటే A " మరియు "a" అవ్వడానికి మీకు గుర్తుంటే ఆ అవకాశం 150 గా ఉంటుంది మరియు ఒకవేళ ఇద్దరూ క్యారియర్లు అయితే ఒక చిన్న పన్నెట్ స్క్వేర్ని గీద్దాము ఇక్కడ మీరు గమనిస్తే బిడ్డ కి a మరియు a అయ్యే అవకాశం 14 అవుతుంది కాబట్టి ఇక్కడ రిస్క్ ఎంతో లెక్కించాలి అంటే 14150 ఎందుకంటే ఈ వ్యక్తి క్యారియర్ అవ్వాలి అంటే అపుడు 150 అవకాశం ఉన్నట్లు ఇంకా ఇతను లేదా ఈమె క్యారియర్ అయితే అపుడు ఆ వ్యక్తి లేదా బిడ్డ ఈ వ్యాధి తో ఎఫెక్ట్ అవ్వడానికి 1 4 అవకాశం ఉంటుంది కాబట్టి దీని నుండి మనకు 1200 వస్తుంది ఇది కొత్త వివాహం ద్వారా వచ్చే బిడ్డ ఎఫెక్ట్ అవ్వడానికి కల అవకాశం ఇప్పుడు ఐదవ సమస్యను చూద్దాము హార్డీ వీన్బెర్గ్ ఈక్విలిబ్రియంలో మనము ఏమి తెలుసుకున్నాము అంటే అక్కడ ప్రతి యొక్క జన్యువు లోనూ రెండు అల్లీల్ A మరియు a ఉంటాయి కానీ కొన్ని కేసులలో ఒకవేళ మనము మగ వారిని కన్సిడర్ చేసుకుంటే X లో అవి హెటేరో గా ఉంటాయి అదే మరోవైపు గమనిస్తే ఆడవారికి రెండు X క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి పురుషుల విషయం లో ఈక్వేషన్లు మారుతాయి ఒకే ఒక అల్లీల్ మాత్రమే ఉంటుంది అది A కానీ a కానీ ఉంటుంది అయితే ఆడవారిలో X లో ఉన్న జన్యువులు అవి ఒకేలాంటి ఈక్వేషన్ ని ఫాలో అవుతాయి అది q22pq q2 1 దీనిని ఇప్పుడు మనము సమస్య ని చూద్దాము ఇది X లింక్డ్ ఎరుపు ఆకుపచ్చ కలర్ బ్లైండ్నెస్ ఇది 12 మంది పురుషులలో ఒకరిని మాత్రము ఎఫెక్ట్ చేస్తుంది ఆడవారిలో ఎంత శాతము క్యారియర్లు గా ఉంటారు మరియు ఎంత శాతము ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ మనము ఆడవారిలో ఎంత శాతము క్యారియర్లు గా ఉంటారు అంటే Aa ఉంటారు మరియు ఎంత శాతం ఎఫెక్ట్ అవుతారు అంటే aa ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మగవారికి కేవలం ఒక X క్రోమోజోమ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి A లేదా a ఉంటుంది మరియు ఈ ప్రాబ్లెమ్ ద్వారా మనకు ఒక విషయం తెలుసు అది 12 మంది పురుషులలో ఒకరికి అంటే "a" యొక్క ఫ్రీక్వెన్సీ అంటే q అనేది 112 అని ఇప్పుడు నేను p ని లెక్కించాల్సి వస్తే మనము ఇది వరకే చూసినట్లు pq 1 కాబట్టి q అనేది 112 అయితే అపుడు pq 1 అవ్వడానికి p అనేది 11 1112 అవుతుంది కాబట్టి p యొక్క ఫ్రీక్వెన్సీ 111 అవుతుంది ఇప్పుడు నేను క్యారియర్లను లెక్కించాలి మరియు మీకు గుర్తున్నట్లు అయితే క్యారియర్లు అనేవి 2pq కాబట్టి ఇది 21112112 ఇదే 211 అంటే 22 అవుతుంది మరియు 1212144 అవుతుంది కాబట్టి ఆడవారి జనాభా లో క్యారియర్లు 22144 అవుతారు అంటే 144 ఆడవారిలో 22 మంది ఈ వ్యాధికి క్యారియర్లు గా ఉంటారు ఇప్పుడు జనాభాలో ఎంత మంది ఎఫెక్ట్ అయ్యారు అనేది మనము తెలుసుకోవాలి అంటే "aa" అంటే q2 ఇక్కడ q2 అనేది 112112 దీని నుండి మనకు ఫ్రీక్వెన్సీ అనేది 144 మందిలో ఒకటిగా వస్తుంది అంటే 144 ఆడవారిలో ఒకరు ఈవ్యాధి ద్వారా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాము మరియు ఈ క్లాస్ సహాయం తో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయగలరు అని ఆశిస్తున్నాను వేరే ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా సాల్వ్ చేయడం లో మీకు సహాయం చేయొచ్చు ధన్యవాదాలు